ప్రాగ్మాటిక్స్ ఒక పరిచయం -పార్ట్ 1 అందరికీ నమస్కారం నా NPTEL కోర్సు "అప్రిషియేటీంగ్ లింగ్విస్టిక్స్ ఒక టైపోలాజికల్ విధానం" యొక్క ఈ సమావేశంకు స్వాగతం మనం ఈ రోజు కొత్త అధ్యాయం లేదా కొత్త చర్చలతో ప్రారంభించబోతున్నాము ఇప్పటి వరకు మనం సింటాక్టిక్సెమాంటిక్ఫోనోలాజికల్ మోర్ఫోలాజికల్ మరియు లెక్సికల్ టైపోలాజీని కలిగి ఉన్న భాషా టైపోలాజీ యొక్క వివిధ శాఖలపై కొంచెం చర్చను కలిగి ఉన్నాము మరియు ఇప్పుడు భాష యొక్క క్రియాత్మక అంశాలైన ప్రాగ్మాటిక్స్ గురించి మాట్లాడటానికి సమయం ఆసన్నమైంది ప్రధానంగా ఇది ఎల్లప్పుడూ క్రియాత్మకమైనది కాదు కానీ సాధారణంగా ఇది ఫంక్షనల్ లేదా భాషా వినియోగానికి సంబంధించిన చర్చగా పరిగణించబడుతుంది కాబట్టి మనం ప్రాగ్మాటిక్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు లేదా మీరు దాన్ని పరిశీలన చేస్తే సిలబస్లో ప్రాగ్మాటిక్ టైపోలాజి అని పేర్కొనబడింది అయితే అది తెలుసుకునే ముందు ప్రాగ్మాటిక్ టైపోలాజిని ఎలా అర్థం చేసుకోవాలి ప్రాగ్మాటిక్స్ ద్వారా మనం ఏమి అర్థం చేసుకుంటాం ప్రాగ్మాటిక్స్ అంటే ఏమిటో మీరు అర్థం చేసుకున్న తర్వాత మనము ప్రాగ్మాటిక్ టైపోలాజీ గురించి మాట్లాడాలి ఎందుకంటే ఇది కొద్దిగా భిన్నంగా ఉంటుంది సెమాంటిక్ టైపోలాజీ మరియు ప్రాగ్మాటిక్ టైపోలాజీ మిగిలిన టైపోలాజికల్ చర్చలు లేదా మిగిలిన టైపోలాజికల్ నుండి కాస్త భిన్నంగా ఉంటాయి ఇది మరింత అర్థవంతమైనది ప్రాగ్మాటిక్స్ అనే పదం యొక్క ఆధునిక ఉపయోగం తత్వవేత్త చార్లెస్ మోరిస్కు ఆపాదించబడుతుందని అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మరియు అతని 1938 పని ఈ విద్యాసంబంధమైన విభాగంకు లేదా ఈ భాషా దృగ్విషయానికి సంబంధించిన ఈ అధ్యయనం యొక్క పునాది వంటిది కాబట్టి మీరు మోరిస్ 1938 గురించి మాట్లాడినట్లయితే అతను ప్రధానంగా సంకేతాల శాస్త్రంసంకేతాల సైన్స్ యొక్క సాధారణ ఆకృతికి సంబంధించినవాడు కాబట్టి సంకేతాల శాస్త్రం "s c i e n c e signs" ఇవి హోమోఫోన్లు కాబట్టి దయచేసి కలవరపాటు చెందకండి మరొకటి సిగ్నిఫైయర్ రిలేషన్లో సంకేతానికి సంబంధించినది లేదా ఆ విధంగా నేను సరిగ్గానే అనుకుంటున్నాను కాబట్టి చర్చను పరిగణనలోకి తీసుకుంటే మోరిస్ ఎల్లప్పుడూ సెమియోటిక్స్ అనే పదాన్ని ఉపయోగించడాన్ని ఇష్టపడతాడు అంటే సంకేతాల సైన్స్ యొక్క ఔచిత్యం లేదా అధ్యయనం మరియు సంకేతాల సైన్స్ యొక్క భాగాన్ని ప్రాగ్మాటిక్స్ అని పిలుస్తారు మరియు ఈ ప్రాగ్మాటిక్స్ ప్రాథమికంగా అనువాదకుడికి సంకేతాల సంబంధానికి సంబంధించినది కాబట్టి ఈ అకడమిక్ విభాగాలు ఉద్భవించిన ప్రారంభ రోజులలో సమాచారం మరియు వ్యాఖ్యాత మధ్య సంబంధాన్ని అధ్యయనంని ప్రాగ్మాటిక్స్ అని పిలుస్తారు కానీ ఆ తర్వాత చాలా విషయాలు మారాయి వారు పరిపూర్ణమైన ప్రాగ్మాటిక్స్ అని పిలుస్తారు మరియు మనం భాషాశాస్త్రం యొక్క అంశానికి సంబంధించిన ఫార్ములా మరియు క్రియాత్మక అంశాలకు సంబంధించి వేరే ఇతర రకాల ప్రాగ్మాటిక్స్ అధ్యయనాన్ని కలిగి ఉన్నాము వివరణాత్మక అధ్యయనాలు ప్రధానంగా సహజ భాష యొక్క ప్రాగ్మాటిక్స్ ని వ్యవహరిస్తాయి కాబట్టి చారిత్రిక అంశం మీద ఎక్కువ దృష్టి పెట్టే బదులు నేనుభాషావేత్తలు ప్రాగ్మాటిక్స్ని ఎలా అర్థం చేసుకుంటారు అనే దాని గురించి నేను మీకు సంక్షిప్త వివరణ ఇస్తాను ప్రామాణిక నిర్వచనాలు ఏమిటి మరియు ఏది అత్యంత ప్రభావ వంతమైనదిగా పరిగణించబడుతుంది భాషాశాస్త్రం యొక్క విభాగాలులో ప్రాగ్మాటిక్స్ ఎలా ఉంచబడింది మరియు మనం ప్రాగ్మాటిక్ టైపోలాజీ గురించి మాట్లాడేటప్పుడు మొదటి స్థానం ఏమిటి ఈ పదబంధాలన్నింటిలో మోరిస్ గుర్తించిన కొన్ని విషయాలను నేను చర్చిస్తాను కాబట్టి ఇక్కడికి రండి లేదా శుభోదయం లేదా వావ్ అని ఈ రకమైన విషయాలు చెప్పండి కాబట్టి మీరు ఇక్కడికి రండి అని చెప్పినప్పుడు ఇది రెండు పదాల కలయిక కాదు మరియు ఇక్కడ చాలా ఇతర వ్యావహారిక మార్కర్లు సరిగ్గా లోడ్ చేయబడ్డాయి కాబట్టి ఇది స్పీచ్ యాక్ట్ మరియు దీనిని స్పీచ్ యాక్ట్ అని ఎందుకు పిలుస్తారు మనము దానిని తర్వాత పరిశీలన చేస్తాము కానీ పదబంధాలు లేదా వాక్యాలను గుడ్ మార్నింగ్ లేదా హలో లేదా ఇక్కడకు రండి లేదా మీరు వావ్ అని చెప్పవచ్చు వావ్ వంటి ఒకే పదం నిజానికి పూర్తి వాక్యం మరియు దాని దాని స్వంత భావం కాబట్టి ఇవి చాలా వ్యావహారిక సమాచారాన్ని కలిగి ఉన్న వాక్యాలు మరియు భాషాశాస్త్రంలో భాగంగా ప్రాగ్మాటిక్స్ లేదా భాషాశాస్త్రంలో భాగంగా భాషావేత్తగా అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తున్న ఎవరైనా మీరు భాష యొక్క ఉపయోగం గురించి ఆలోచిస్తున్నప్పుడు వివిధ రకాల అలంకారిక మరియు కవితా పరికరాలను అర్థం చేసుకోవాలి భాషని అనేక విధాలుగా ఉపయోగించవచ్చు మరియు భాష యొక్క వివిధ మార్గాలను పరిగణనలోకి తీసుకుంటే మనం ఏ ఉపయోగం ఏ దృగ్విషయానికి సంబంధించినదో మనం గుర్తించాలి కాబట్టి అది స్పీచ్ యాక్ట్ సిద్ధాంతంలో ఒక భాగమవుతుంది ఇది తరువాత క్లుప్తంగా చర్చించబడుతుంది కానీ మోరిస్ ఏమి చేసాడు అతను సెమియోటిక్స్ యొక్క ప్రవర్తనా సిద్ధాంతానికి అనుగుణంగా ప్రాగ్మాటిక్స్ యొక్క పరిధిని విస్తరించాడు అయితే ఇది చాలా భాషా శాస్త్ర భాగాలను నిజంగా పరిగణించదు కాని మానసిక అంశం సామాజిక దృగ్విషయం మరియు భాష జీవ మానసిక మరియు సామాజిక దృగ్విషయంగా పరిగణించబడ్డాయి మరియు ఇది సైన్స్ పనితీరు యొక్క విభాగంలో అధ్యయనం చేయబడింది ఇది సంకేత సంబంధ విషయాన్ని సూచిస్తుంది కానీ మోరిస్ యొక్క కృషి గురించి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే అతను ట్రైకోటమీని పరిచయం చేశాడు మరియు ట్రైకోటమీ అంటే ఏమిటి సింటాక్స్ సెమాంటిక్స్ మరియు ప్రాగ్మాటిక్స్ భాషా పరిశోధకుడికి సాధారణ భాష ఎలా పని చేస్తుందో ఉపన్యాసంలో సహజమైన భాష ఎలా ఉపయోగించబడుతుందో అర్థం చేసుకోవడానికి సింటాక్స్ సెమాంటిక్స్ మరియు ప్రాగ్మాటిక్స్ యొక్క ఇంటర్ఫేస్ చాలా అవసరం కాబట్టి మీరు ఉపన్యాసంలో భాష యొక్క వినియోగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాక్యనిర్మాణం సెమాంటిక్స్ మరియు ప్రాగ్మాటిక్స్ యొక్క పాత్రను మీరు పరిగణనలోకి తీసుకోకపోతే ఉపన్యాసం ఏదైనా కావచ్చు అది వ్రాసిన ఉపన్యాసం కావచ్చు అది మాట్లాడే ఉపన్యాస సమయాలులో నా దృష్టి ఎల్లప్పుడూ మాట్లాడే ఉపన్యాసంపైనే ఉంటుందని నేను మళ్లీ పునరుద్ఘాటిస్తున్నాను ఎందుకంటే నేను భాష యొక్క వ్రాత వ్యవస్థ గురించి ఎక్కువగా చర్చించను కాబట్టి మోరిస్ను అనుసరించి విస్తృతమైన పద్ధతిలో చర్చించబడిన ట్రైకోటమీ అంటే వాక్యనిర్మాణం సెమాంటిక్స్ మరియు ప్రాగ్మాటిక్స్ మరియు ప్రాగ్మాటిక్స్కి సంబంధించినంతవరకు ఇది భాషేతర అంశాల నుండి సంభాషణ యొక్క భాషాపరమైన అంశానికి మారింది కాబట్టి సంభాషణ విశ్లేషణ లేదా మీరు సహజ భాషా సంభాషణ విశ్లేషణ ప్రాగ్మాటిక్స్ గురించి మాట్లాడేటప్పుడు వాస్తవానికి ప్రాగ్మాటిక్స్ కి విభిన్న గుర్తుల కారణంగా అది పెద్ద పాత్రను పోషిస్తుంది అని చెప్పవచ్చు అయితే మీరు నన్ను పరిపూర్ణమైన ప్రాగ్మాటిక్స్ మీరు అడిగితే ప్రాగ్మాటిక్స్ చరిత్రను కొంచెం అధ్యయనం చేస్తే చెప్పవచ్చు కాబట్టి పరిపూర్ణమైన ప్రాగ్మాటిక్స్ నమ్మకం ఉచ్చారణ ఉద్దేశం హక్కు వంటి భావనలకు సంబంధించినది కాబట్టి నేను అక్కడ పరిపూర్ణమైన ప్రాగ్మాటిక్స్ అని పిలుస్తాను ఇది కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు ఎందుకంటే ఇది పరిపూర్ణమైన ప్రాగ్మాటిక్స్ అవునా కాదా అన్న విషయం మనం నిజంగా భాషాశాస్త్రంలో మాట్లాడము పరిపూర్ణమైన భాష లేదా అశుద్ధ భాష అని ఏమీ లేదు ప్రాగ్మాటిక్స్ సాధారణంగా నమ్మకం ఉచ్చారణ మరియు ఉద్దేశ్యంతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఇవి ప్రాగ్మాటిక్స్ అనేవి ప్రాగ్మాటిక్స్ అనే పదం క్రిందకు వచ్చే వివిధ అంశాలు మరియు ఈ అంశాల మధ్య తార్కిక సంబంధం ఏమిటి కాబట్టి మీరు పరిపూర్ణమైన ప్రాగ్మాటిక్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు మీరు ఈ నిబంధనలపై దృష్టి పెట్టాలి అయితే మా దృష్టి ప్రాగ్మాటిక్స్ యొక్క భాషాపరమైన అంశంగా ఉంటుంది మనం నిజంగా నమ్మకం ఉచ్చారణ మరియు ఉద్దేశ్యానికి సంబంధించి ఈ సమస్యల గురించి మాట్లాడటం లేదు భాష లేదా ఏ విధమైన వ్యావహారిక మార్కర్లుఏ విధమైన ప్రాగ్మాటిక్ టైపోలాజీ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తాముప్రాగ్మాటిక్స్పై మన అవగాహన నుండి ఎలాంటి క్రాస్ లింగ్విస్టిక్ ప్రాగ్మాటిక్స్ సాధారణీకరణను పొందవచ్చు ప్రాగ్మాటిక్స్పై అవగాహన భాషాశాస్త్రం ద్వారా చెప్పుకుందాం కాబట్టి ఇప్పుడు నేను ఈ రెండు చిత్రాలను చూడమని మిమ్మల్ని అడుగుతున్నాను ఈ చిత్రాలు నేను యూల్ పుస్తకం నుండి పొందాను కాబట్టి మొదటి చిత్రం ఏమి చెబుతుందని మీరు అనుకుంటున్నారు ఇది 1 అని చెప్పండి మరియు ఇది 2 కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు మొదటి చిత్రం ఏమి చెబుతుంది మరియు రెండవ చిత్రం ఏమి చెబుతుంది అర్థాన్ని తెలియజేయడానికి కేవలం భాషాపరమైన వి తెలిస్తే సరిపోవని మీరు అనుకుంటున్నారా మీరు ఉపయోగించిన కనీస పదాల సంఖ్యతో గరిష్ట సమాచారాన్ని తెలియజేయడానికి ప్రయత్నించండి కనీస పదాల సంఖ్య అంటే మీరు ముఖ్యమైన పదబంధాలు లేదా ముఖ్యమైన అంశాలను విస్మరిస్తారు అని కాదు మీరు అలా చేయలేరు మనం మనుషులం కాబట్టి చాలా పరిమితమైన పదాలు లేదా పరిమితమైన పదబంధాలను ఉపయోగిస్తున్నప్పటికీ ఏదైనా ముఖ్యమైన పదబంధాన్ని కోల్పోకుండా మరియు అలాంటి వాటితో కనీస సంఖ్యలో పదాలను ఉపయోగించడం గురించి మనం ఎల్లప్పుడూ ఆలోచించాలి మన ప్రసంగం మనం సరిగ్గా చెప్పాలనుకున్న ప్రతిదాన్ని పొందుపరచడానికి లేదా తెలియజేయడానికి తగినంత సృజనాత్మకంగా ఉండాలి కాబట్టి అది మానవ ప్రసంగం గురించి సృజనాత్మకమైనది కాబట్టి ప్రాగ్మాటిక్స్మీరు ఏమి చెప్పాలో అంత మాత్రమే మాట్లాడండి మరియు ఎల్లప్పుడూ మీరు చెప్పిన దానికంటే ఎక్కువ అని కాదు కాబట్టి దీని అర్థం ఏమిటి కనీస సంఖ్యలో భాషా పదబంధాలను ఉపయోగించడానికి ప్రయత్నించండి మరియు కనీస భాషా పదబంధాలను ఉపయోగించడం ద్వారా మీరు గరిష్ట సమాచారాన్ని వీలైనంత వరకు తెలియజేయాలి కాబట్టి దీనితో ఇవి ప్రాగ్మాటిక్స్ గురించిన ఈ చిన్న సమాచారంతో ఈ చిత్రాలను చూద్దాం కాబట్టి కనీస పదాల సంఖ్య కూడా చాలా గందరగోళాన్ని ఎలా సృష్టిస్తుందో చెప్పడానికి ఇవి సరైన ఉదాహరణలు మీరు భాషా కోణం నుండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మొదటి చిత్రం ఏమి చెబుతుంది హీటెడ్ అటెండెంట్ పార్కింగ్ అని చెబుతుంది మీరు ఏమి అర్థం చేసుకున్నారు అది ఏమిటి అంటే యూల్ పుస్తకం నుండి నేను మీకు చెప్పాను కాబట్టి దీని అర్థం ఏమిటి అని మీరు అనుకుంటున్నారు కాబట్టి మొదటి పదం హీటెడ్ రెండవ పదం అటెండెంట్ మూడవ పదం పార్కింగ్ అదే కదా కాబట్టి మీరు ఒక వాక్యాన్ని విన్నప్పుడు లేదా చూసినప్పుడు మీకు గుర్తుకు వచ్చే మొదటి విషయం ఏమిటంటే ఈ పార్కింగ్ను రెస్టారెంట్ అటెండర్ లేదా మరేదైనా చేస్తారు కాబట్టి మీరు పార్క్ చేయవలసిన అవసరం లేదు అది దాని వాలెట్ పార్కింగ్ ప్రాంతం కావచ్చు లేదా వాలెట్ పార్కింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది కాబట్టి వారు మీ కోసం కారును పార్క్ చేయగల సహాయకులను కలిగి ఉన్నారు కాబట్టి మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆపై రెండవ విషయం ఏమిటంటే మీరు మీ కారును ఇక్కడ పార్క్ చేస్తే మీకు లభించే ఇతర వివరణ ఏమిటి కారు వేడి చేయబడుతుంది అంటే అంటే ఈ ప్రాంతానికి ఎక్కువ నీడ ఉండదు కాబట్టి మీ కారు వేడి చేయబడి ఉండవచ్చు చిహ్నం గుర్తు తెలియజేయాలనుకుంటున్నది ఇదే దీన్ని వ్రాసిన వ్యక్తులు మీరు అర్థం చేసుకోవాలనుకుంటున్నారు కానీ ఇక్కడ నుండి వచ్చే ఏకైక వివరణ ఈ రకమైన వివరణ అని మీరు అనుకుంటున్నారా లేదు అవి సాధారణంగా మరొక అర్థం కావచ్చు లేదా మీరు దీన్ని చూసినప్పుడు మీ దృష్టిని ఆకర్షించే మొదటి విషయం హీటెడ్ అటెండెంట్ హీటెడ్ అటెండెంట్ అంటే మీరు ఏదైనా అటెండర్ని ఎన్నుకోండి మరియు మీరు అతన్ని లేదా ఆమెను కొట్టేసి మీరూ పార్క్ చేయగలరు అని అర్థం అంటే ఇది కార్ పార్కింగ్ గురించి కాదు ప్రాథమికంగా హీటెడ్ అటెండెంట్ పార్కింగ్ కాబట్టిదీంతో అటెండర్లను ఇక్కడే నిలిపి ఉంచుతున్నారు ఇంత విచిత్రమైన అర్థాన్ని తెలియజేస్తుంది కాబట్టి పట్టుకున్నట్లు చూడటం లేదా గుర్తును చూడటం ద్వారా మీరు నిజంగా ఒక వివరణను ఇష్టపడరు మరోకటి బహుశా కొట్టబడిన అటెండర్ కావచ్చు కాబట్టి సైన్ బోర్డ్ ఖచ్చితంగా ఏమి తెలియజేయాలనుకుంటుందో చూడండి అది వేడిగా ఉన్న ప్రాంతం అని దయచేసి మీ కారుని ఇక్కడ పార్క్ చేయకండి జాగ్రత్త వహించడానికి మనం ఉన్నాము అనుసరించడం కాబట్టి ఇప్పుడు మీకు సరైన రకమైన వ్యావహారిక మార్కర్లు లేకుంటే అర్థం ఎలా మారుతుందో లేదా భాషాపరమైన ఇన్పుట్లను చూడటం ద్వారా అది ఎలా విచిత్రమైన పరిస్థితిగా ఉండబోతుందో లేదా అర్థాలు పూర్తిగా ఎలా ఉండబోతున్నాయో మీరు చూస్తారు భిన్నమైనది కాబట్టి ప్రాగ్మాటిక్స్ సరిగ్గా ఆడటానికి పెద్ద పాత్రను కలిగి ఉంది మరియు ఇది సైన్ బోర్డ్ అయినందున వ్యాకరణానికి సంబంధించినంతవరకు ఎటువంటి సమస్య లేదని నేను తప్పక లేదా లేదా నేను మీకు చెప్పాలి ఆపై మనం నిజంగా ఇతర క్లోజ్డ్ క్లాస్ పదాలను ఉపయోగించము ప్రాథమికంగా మనం ఓపెన్ క్లాస్ నామవాచకం క్రియ నామవాచకాలు క్రియలు మొదలైన వాటితో వ్యవహరిస్తాము ఆపై కేవలం ఒక చిన్న తేడా చాలా సానుకూల నుండి చాలా ప్రతికూలంగా అర్థాన్ని మారుస్తుంది సానుకూల అర్ధం ఏమిటంటే మీరు హెచ్చరించబడ్డారు మీరు కారు యజమాని మరియు ఇది మీ కారును పార్క్ చేయడానికి ఇష్టపడని ప్రదేశం కనుక ఇది వేడిగా ఉండే ప్రాంతం కాబట్టి మీరు ముందుగానే హెచ్చరిస్తున్నారు ఇది వేడిగా ఉండే ప్రాంతం కాబట్టి మీ కారును పార్క్ చేయడానికి మీకు సహాయం చేయడానికి మా హాజరు ఉంది అయితే ఇంత అద్భుతమైన విషయం ఏమిటంటే మీకు సహాయం చేయడానికి మీకు వ్యక్తులు ఉన్నారు మరియు మీ కారును ఇక్కడ పార్క్ చేయవద్దని హెచ్చరించబడ్డారు ఎందుకంటే రోజు చివరిలో మీరు టైర్ ఫ్లాట్ కావచ్చు కాబట్టి అన్ని మంచి విషయాలు కానీ బోర్డు మీద వ్రాసిన విధానం చాలా భిన్నమైన అభిప్రాయాన్ని ఇస్తుంది ఇప్పుడు మనం కలిగి ఉన్న రెండవ చిత్రానికి వెళ్దాం అది చెప్పేదేమిటి ఇది బేబీ మరియు పసిబిడ్డ అని చెబుతుంది దానితో మూడవ పదం వ్రాయబడింది ఏది అమ్మకానికి సరైనది కాబట్టి దీని అర్థం ఏమిటి మరియు అక్కడ ఇద్దరు పిల్లలు మరియు పసిపిల్లలు చాలా అందంగా ఉన్నారు ఒకరు తలకిందులుగా ఉన్నవారు కొంత చతికిలబడి లేదా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తున్నారు మరియు ఇక్కడ 4 చిన్న పిల్లలు మరియు చిన్న పసిబిడ్డలు కూర్చుని ఉన్నారు మరియు ఇది అమ్మకానికి వ్రాయబడింది కాబట్టి మీరు పొందే మొదటి అభిప్రాయం ఏమిటి ఇది ప్రజలు విక్రయించే స్థలం కాబట్టి ప్రజలు చాలా అమానవీయమైన శిశువులను మరియు పసిబిడ్డలను విక్రయిస్తున్నారని అనుకుందాం ఇది చాలా స్థూలంగా ఆలోచించాల్సిన విషయం మీరు ఎలా చేయగలరు మీరు పిల్లలను మరియు పసిబిడ్డలను ఎలా అమ్మగలరో అలాంటి అమ్మకంలో మీరు ఎలా మునిగిపోతారు కానీ వాస్తవానికి సైన్ బోర్డు అని చెప్పడానికి ఇష్టపడదు కాబట్టి మీరు శిశువుకు సంబంధించిన వస్తువులు లేదా పసిపిల్లలకు సంబంధించిన వస్తువులు లేదా బట్టలు లేదా మరేదైనా లేదా బొమ్మలు ఇక్కడ విక్రయిస్తున్నాయి వారు శిశువుల వరకు వారు ఏమీ విక్రయించడం లేదని సైన్ బోర్డు చెప్పాలనుకుంటోంది మరియు పసిపిల్లలు ఆందోళన చెందుతున్నారు కాబట్టి వారు వాటిని అమ్మడం లేదు బదులుగా వారు పిల్లలు మరియు పసిబిడ్డలకు ఉపయోగపడే కొన్ని వస్తువులను విక్రయిస్తున్నారు కాబట్టి విషయాలు సాధారణమైనవి మరియు దుకాణం చిన్న పిల్లలను విక్రయించే వ్యాపారంలోకి వెళ్లలేదని ఊహిస్తూ అది బట్టల గురించి సరైనదని మనం అనుకుంటాము కాబట్టి మనం పసిపిల్లల మరియు పసిపిల్లల బట్టలు అమ్ముతున్నామని స్పష్టంగా వ్రాయబడనప్పటికీ అమ్మకం అనేది పిల్లల కోసం కాదు పిల్లల బట్టల కోసం అని మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు అర్థాన్ని తెలియజేయడానికి కేవలం భాషాపరమైన యూనిట్లు మాత్రమే నిర్ణయాత్మక కారకాలు కావు కాబట్టి ఈ మూడు విషయాలను వ్రాయడం ద్వారా మీరు సైన్ బోర్డ్ వాస్తవానికి చాలా ఇతర సమాచారాన్ని ఇవ్వగలరు అవి ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ మీరు ఇప్పటికీ అర్థం చేసుకోగలరు అంటే భాషాపరమైన భాషా సమాచారానికి అతీతంగా దాని అర్థాన్ని పొందడానికి మనకు సహాయపడే మరొకటి ఉండాలి మొదటి సైన్ బోర్డ్లోని మొదటి వున్నా కూడా ఇదే వేడెక్కింది అటెండర్ పార్కింగ్ అని వ్రాసినప్పటికీ అటెండర్ ఇక్కడ పార్క్ చేయబడలేదు అటెండర్ వేడి చేయబడదు ఇది వేడిగా ఉండే ప్రదేశం మరియు చింతించకండి మరియు మీ కారును జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత ఉంది అని మనం అనుకుంటాం కాబట్టి ఇది వేడిగా ఉండే ప్రదేశం కాబట్టి మీకు పార్కింగ్లో సహాయపడే మా వ్యక్తులు మాకు సహాయం చేస్తారు లేదా మీకు సహాయం చేయగలరు లేదా మీ వాహనంపై కుడివైపున పరిశీలన చేయగల మా వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇది వ్యావహారికసత్తావాద ప్రపంచం వ్యాఖ్యానం కాబట్టి ఇక్కడ పదం వివరణ ఇవే కీలక నిబంధనలు అప్పుడు మనకు సంకేతాలు ఉన్నాయి కాబట్టి ఇవి ప్రాగ్మాటిక్స్లో రెండు ముఖ్యమైన భాగాలు సంకేతాలు భాషా సంకేతాలు కావచ్చు అవి భాషేతరమైనవి కావచ్చు నమ్మకాలు ఉచ్చారణ మరియు ఉద్దేశ్యం వంటి అంశాలు కూడా సాధారణమైనవి కావచ్చు కాబట్టి మనం పని కోసం భాషా సంకేతాలపై దృష్టి పెట్టబోతున్నారు కాబట్టి భాషా సంకేతాలు కొన్ని ఇతర వ్యావహారిక మార్కర్లతో అనుబంధించబడ్డాయి అందుకే పరిమిత సంఖ్యలో పదబంధాల నుండి సంపూర్ణ అర్థాన్ని పొందుతాము కాబట్టి పిల్లలు మరియు పసిపిల్లల అమ్మకం అని వ్రాసినప్పటికీ దుకాణంలో చిన్న పిల్లలను విక్రయించడం లేదని మనం స్పష్టంగా అర్థం చేసుకున్నాము దుకాణంలో చిన్న పిల్లలకు బట్టలు పిల్లలు మరియు పసిబిడ్డలకు బట్టలు విక్రయిస్తున్నారు అదే విధంగా హోర్డింగ్ హీటెడ్ అటెండెంట్ పార్కింగ్ అని చెబుతున్నప్పటికీ అటెండెంట్లు ఇక్కడ పార్క్ చేయలేదని మనం అర్థం చేసుకున్నాము బదులుగా మీ కారును మా అటెండెంట్లు లేదా వారి అటెండెంట్లు చూసుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రాంతం సరిగ్గా వేడి చేయబడవచ్చు కాబట్టి మనం ఏమి అర్థం చేసుకున్నాము లేదా అలాంటి ఉదాహరణలను తీసుకురావాల్సిన అవసరం ఏమిటి కాబట్టి ఈ ఉదాహరణలను తీసుకురావడం ద్వారా మనం సందర్భం యొక్క ప్రభావాన్ని నొక్కి చెప్పాము సరే కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోవాలి లేదా ప్రాగ్మాటిక్స్లో సందర్భం యొక్క ప్రభావం చాలా ముఖ్యమైనదని మీరు అర్థం చేసుకోవాలి బట్టల విక్రయం అని ఎవరూ మీకు చెప్పలేదు కార్ల కోసం పార్కింగ్ అని మరియు ఇది అటెండర్ పరీక్ష అని ఎవరూ చెప్పలేదు ఇది పరీక్ష ఇది ఒక అటెండర్ సహాయం అని మీరు అర్థం చేసుకున్నారు అయితే ఇది సాధ్యమయ్యేదని మీరు అర్థం చేసుకున్నారు అర్థం మరియు ఇవి వివిధ రకాల సందర్భాలు కాబట్టి ఇక్కడ వివిధ రకాల సందర్భాలు ఏమిటి ఒకటి భాషా సందర్భం మరియు భాషా సందర్భం అంటే ఏమిటి అక్షరాలను ఉపయోగించిన భాషా పదబంధాలు ఉపయోగించిన పదాలు ఏమి వ్రాయబడ్డాయి అది భాషా సందర్భం భాషా సందర్భంతో పాటు మీకు సహ వచనం భాషా సందర్భం మరియు సహ వచనం సరే కాబట్టి ఈ విషయాలు కలిసి మనకు సరైన అర్థాన్ని ఇస్తున్నాయి కాబట్టి కో టెక్స్ట్ అంటే ఏమిటి సహ వచనం అనేది మీకు దీన్ని వివరించడానికి కొత్త పదం కావచ్చు ఒక పదం యొక్క సహ వచనం అదే పదబంధం లేదా వాక్యంలో ఉపయోగించే ఇతర పదాలను సృష్టిస్తుంది అంటే అనేక పదాల కలయిక మీకు భిన్నమైన అర్థాన్ని ఇస్తుంది స్వతంత్రంగా అది భిన్నమైన వివరణను ఇస్తుంది కానీ అనేక పదాలను సహ వచన రూపంలో కలిపినప్పుడు దాని అర్థం బలమైన ప్రభావాన్ని చూపుతుంది మరియు అర్థం స్పష్టంగా వస్తుంది కాబట్టి భాషా సందర్భం మరియు సహ వచనం యొక్క కలయిక ప్రధానంగా దానితో అనుబంధించబడిన ఆచరణాత్మక సమాచారం ఈ సందర్భం యొక్క సరైన అర్థాన్ని సరిగ్గా పొందడానికి ఇది మాకు సహాయపడుతుంది కాబట్టి దాని గురించి మనం కాసేపట్లో మరింత వివరంగా మాట్లాడబోతున్నాం అయితే భాషా సాహిత్యం ప్రాగ్మాటిక్స్ను ఎలా అర్థం చేసుకున్నదో చూద్దాం నేను కొంతకాలం క్రితం చెప్పినట్లుగా ప్రారంభించడానికి వ్యావహారికం అనేది సంకేతం మరియు ఆపై సరైన వివరణ మధ్య సంబంధంతో ప్రారంభమైంది కాబట్టి ఏ సంకేతం ఎలా వివరించబడింది కాబట్టి ప్రాగ్మాటిక్స్ను అర్థం చేసుకోవడానికి ఇది చాలా ప్రాథమిక విషయం కానీ ఈ సంకేతం ఇది భాషా సంకేతం కావచ్చు లేదా కాకపోవచ్చు ఇది కొన్ని ఇతర మానసిక ప్రవర్తనాపరమైన ఇతర ఇతర అంశాలు కావచ్చు కాబట్టి ఇది చాలా తరువాత మనం భాషా సంకేతాలపై మరింత దృష్టి సారించాము కాబట్టి నేను దాని గురించి మాట్లాడుతున్న పరిపూర్ణమైన ప్రాగ్మాటిక్స్ నమ్మకాలు కావచ్చు అది పరిస్థితులు కావచ్చు అది ఉచ్ఛారణ కావచ్చు మరేదైనా కావచ్చు కాబట్టి ఇవి ప్రవర్తనా విషయాలు కాబట్టి మానసిక విషయాలను మీరు ఎక్కడ చూడలేరు ఇవి భాషా సంకేతాలు ఇది మరేదైనా సంకేతం మరియు వాటి వివరణ కావచ్చు కానీ మీరు దానిని అకడమిక్ విభాగంగా భాషాశాస్త్రం యొక్క పరిధిలో కుదించినట్లయితే అది కేవలం భాషాశాస్త్రానికి సంబంధించినది అవుతుంది లేకుంటే అది మరేదైనా కావచ్చు కాబట్టి మనం పదబంధం లేదా భాషా సంకేతం అని పిలువబడే పదంపై దృష్టి పెడితే ప్రాగ్మాటిక్స్ యొక్క విస్తృత సాధ్యమైన నిర్వచనం ఏమిటంటే అది భాష ఉపయోగం యొక్క అధ్యయనం రూపం కాదు సరైన నిర్మాణం కాదు కాబట్టి ఇది నేను మీకు చెప్పగలిగే అత్యంత ప్రాథమిక నిర్వచనం కానీ ప్రాగ్మాటిక్స్ మరియు వ్యాకరణం కూడా సుదీర్ఘ సంబంధాన్ని కలిగి ఉంటాయి లేదా చాలా క్లిష్టమైన కనెక్షన్ని కలిగి ఉంటాయి బలమైన కనెక్షన్ మనం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అయితే భాషా వినియోగాన్ని అధ్యయనం చేయమని చెప్పినప్పుడు మనం విస్మరించబోతున్నాము ఇదివాస్తవానికి అలా కాదు అంటే మనం ఖచ్చితంగా రూపం లేదా దాని నిర్మాణ భాగాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కానీ ప్రధానంగా దృష్టి అనేది ప్రాగ్మాటిక్స్ యొక్క అతి తక్కువ నిర్వచనం లాగా భాషా వినియోగాన్ని సరిగ్గా అధ్యయనం చేయడం కాబట్టి మీరు దానిని సరిగ్గా ఉపయోగిస్తున్నట్లయితే లేదా మీరు దానిని అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మీరు దానిని ఉపయోగించే పద్ధతిలో ఉంటే అది ప్రాగ్మాటిక్స్గా పరిగణించబడుతుంది కానీ నేను చెప్పినట్లుగా అది సరిపోదని మీకు తెలుసు కాబట్టి ఈ రకమైన నిర్వచనం బలాలు కంటే ఎక్కువ దోషాలు కలిగి ఉంటుంది కాబట్టి భాష ఉపయోగించే భాషల వంటి పదాలను మీరు ఉపయోగించలేరు కాబట్టి ఏదైనా సరైనది కావచ్చు ఈ నిర్వచనానికి సంబంధించినంతవరకు ప్రాగ్మాటిక్స్ గురించి చాలా ప్రత్యేకమైనది లేదా అంత నిర్దిష్టమైనది ఏమిటి కాబట్టి దీనితో అనుబంధించబడిన చాలా దోషాలు ఉన్నాయి మరియు మనం ఆ కోణంలో సరే తదుపరి నిర్వచనానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఇక్కడ నిర్వచన సమస్యలు ఉన్నాయని మనం పరిగణిస్తున్నాము మా విభాగం లో భాషా నిర్మాణం మరియు భాషా వినియోగం యొక్క సూత్రం యొక్క సందర్భ ఆధారిత అంశం రెండింటినీ కవర్ చేయాలి కాబట్టి రెండు విషయాలు కాబట్టి మనల్ని మనం వినియోగానికి పరిమితం చేసుకుంటే సమస్య ఏమిటి కాబట్టి ప్రాగ్మాటిక్స్ స్లయిడ్లలో లేదు కానీ గుర్తుంచుకోండి ప్రాగ్మాటిక్స్ దాని యొక్క రెండు వేర్వేరు విభాగం లో లేదా దానిలోని రెండు విభిన్న అంశాలను కలిగి ఉండాలి ఇది తప్పనిసరిగా భాషా నిర్మాణం యొక్క సందర్భ ఆధారిత అంశాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మరియు ఇది ఉపయోగం లేదా ఫంక్షన్ని సరిగ్గా చూసుకోవాలి కాబట్టి మీరు ఈ హక్కును విస్మరించలేరు కాబట్టి నిర్మాణం మాత్రమే కాదు భాషా వినియోగానికి సంబంధించిన సూత్రాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి రెండు విషయాలు ఒకదానితో ఒకటి కలిసిపోవాలి అప్పుడు మాత్రమే ప్రాగ్మాటిక్స్ సమగ్ర నిర్వచనంతో ముందుకు రాగలదు అలా కాకుండా మీరు వినియోగంపై మాత్రమే దృష్టి సారిస్తే అంటే మీరు భాష యొక్క చాలా ముఖ్యమైన అంశాన్ని విస్మరిస్తున్నారు మరియు మీరు దానిని పరిగణించకపోతే ప్రాగ్మాటిక్స్ క్రిప్ప్లీ డిసిప్లిన్ అవుతుంది కాబట్టి భాషా వినియోగ హక్కు సూత్రాలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వబడిందో భాషా నిర్మాణం యొక్క సందర్భ ఆధారిత అంశానికి సమాన ప్రాముఖ్యత ఇవ్వాలి కాబట్టి అది మొదటి విషయం తర్వాత తదుపరి సెటప్కి వెళ్లడం అనేది తదుపరి నిర్వచనం వలె మరింత చక్కగా ట్యూన్ చేయబడినది ఇది మిడిమిడి భాషకు మించిన విషయాన్నే ఉపయోగిస్తుంది కాబట్టి మరొకటి కొంచెం దృఢంగా ఉంటుంది మరొకటి కొంచెం ఎక్కువ క్రమబద్ధంగా ఉంటుంది స్ట్రీమ్లైన్డ్ అనేది నేను ఉపయోగించాల్సిన సరైన పదం ఇది ఏమిటి ప్రాగ్మాటిక్స్ అనేది ఆ సూత్రాల అధ్యయనం ఇది నిర్దిష్ట వాక్యాల సమితి ఎందుకు క్రమరహితంగా లేదా సాధ్యం కాని ఉచ్చారణలకు కారణమవుతుంది కాబట్టి చర్చ దేని గురించి ఇది అవకాశం లేదా అసంభవం లేదా అంగీకరించిన అంగీకరించని భాష లేదా నిర్మాణం యొక్క రూపం గురించి మాట్లాడుతుంది కాబట్టి మీరూ నిర్వచనం అని చూడండి నిర్దిష్ట వాక్యాల సెట్ క్రమరహితంగా ఉండటానికి ఇది కారణాన్ని ఇస్తుంది కాబట్టి అసాధారణమైనది ప్రాథమికంగా అవి సాధ్యం కాదు మనం కాదు కొన్ని నిర్మాణాల ఉచ్చారణ కోసం అది సాధ్యం కాదు కాబట్టి ప్రాగ్మాటిక్స్ దాని గురించి అధ్యయనం చేయాలి ప్రాగ్మాటిక్స్ ఆ కారణాలను అధ్యయనం చేయాలి కాబట్టి ప్రాగ్మాటిక్స్ ని అధ్యయనం చేసే ఎవరైనా నిర్దిష్ట వాక్యాలను ఎందుకు సాధ్యమయ్యే ఉచ్చారణలుగా పరిగణించరు అనే కారణాలను అర్థం చేసుకోగలరు మీరు దానిని అర్దం చేసుకుంటే సరే ప్రాగ్మాటిక్స్ అనేది అటువంటి విషయాలపై అధ్యయనం కానుంది కాబట్టి ఇది ప్రాగ్మాటిక్స్ యొక్క మరింత సంకుచితమైన నిర్వచనం ఇందులో కొన్ని సమస్యలు ఉండవచ్చు కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే మీరు ఈ నిర్వచనం నుండి మారినప్పుడు మనం మరింత భాషాపరంగా నిర్మాణాత్మక అవగాహనను కలిగి ఉంటాము కాబట్టి మనం కాసేపట్లో తిరిగి వెళ్తాము